ప్రాథమికంగా రెసిప్రొసీటీ సిద్ధాంతం అన్ని నెట్వర్క్లకు వర్తించబడదు అన్న ముఖ్యమైన అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ సిద్ధాంతం తో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ సిద్ధాంతం పై విధించిన ఆంక్షలను మనం గుర్తుంచుకొని మరీ ఉపయోగించాలి లేకుంటే మనం ఈ సిద్ధాంతాన్ని తప్పుగా ఉపయోగిస్తే అది సర్క్యూట్లో తీవ్రమైన తప్పుడు ఫలితాలకు దారితీస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో ఒక ఉదాహరణ ద్వారా రెసిప్రొసీటీ సిద్ధాంతం గురించి తెలుసుకొందాము రెసిప్రొసీటీ సిద్ధాంతం ఏమి చెబుతుందంటే నెట్వర్క్ యొక్క 1 భాగం లోని ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అన్నది మరొక భాగంలో కరెంటు ని ఉత్పత్తి చేసేటప్పుడు ఒకవేళ మనం మొదటి భాగంలో EMF ను షార్ట్ సర్క్యూట్ చేసి EMF ను రెండవ భాగానికి తరలించినా కానీ దీని ప్రభావము వలన మొదటి భాగంలో అంతే కరెంటు అన్నది ప్రవహిస్తుంది అన్నమాట ఈ నిర్వచనాన్ని ఒక ఉదాహరణ సర్క్యూట్తోఅర్థం చేసుకుందాం ఇవ్వబడిన సర్క్యూట్లో నోడ్స్ ab ల మధ్య గలవోల్టేజ్ సోర్స్ ప్రభావము వలననోడ్స్ cd ల ద్వారా కరెంటు I అన్నది ప్రవహిస్తుంది ఇప్పుడు రెసిప్రొసీటీ సిద్ధాంతం ఏమి చెబుతుందంటే ఈ కరెంటు మరియు వోల్టేజ్ ల యొక్క స్థానాలను మార్పిడి చేసినా సరే సర్క్యూట్లో గల ఇతర విలువలలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి దీని అర్థం ఏమిటంటే మనం వోల్టేజ్ సోర్స్ E ను భర్తీ చేస్తున్నాము ఎలాగంటే రెండు పారామితులు వోల్టేజ్ సోర్స్ E మరియు వేరే భాగంలో ప్రవహిస్తున్న కరెంటు ఈ రెండిటి స్థానాలను మారుస్తామన్నమాట అయితే కరెంటు స్థానంలో వోల్టేజ్ సోర్స్ ని ఉంచినప్పుడు వోల్టేజ్ సోర్స్ యోక్క పొలారిటీ అన్నది గతంలో మాదిరిగానే సర్క్యూట్కు పవర్ ని ఇచ్చే విధంగా ఉండేలా చూసుకోవాలి కాబట్టి సర్క్యూట్ లో టెర్మినల్స్ cd ల మధ్య మనం అనుసంధానించిన వోల్టేజ్ సోర్స్ యొక్క పొలారిటీ ని గమనిస్తే మైనస్ పైభాగంలో ను మరియు ప్లస్ దిగువ భాగంలోను కలిగి ఉన్నాయి దీనర్థం ఏమిటంటే వోల్టేజ్ సోర్స్ నుంచి ప్రవహించే కరెంట్ యొక్క దిశ లో ఎటువంటి మార్పు లేదు అంటే కరెంటు యొక్క దిశ మునుపటివలె ఉందన్నమాట ఇప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ గల భాగంలో కరెంటు ని చూపించాడు గనక మనం టెర్మినల్స్ ab లను షార్ట్ సర్క్యూట్ చేసేద్దాము ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎటువంటి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి కాబట్టి టెర్మినల్స్ ab లు షార్ట్ సర్క్యూట్ చేసాము కరెంటు మునుపటి వలే ప్రవహిస్తుంది అలాగే మిగిలిన పరామితులలో ఎటువంటి మార్పు లేదు అంటే మనం వోల్టేజ్ సోర్స్ మరియు కరెంటు స్థానాలనుమార్పిడి చేసాము మరొక ముఖ్య విషయం ఏమిటంటే రెసిప్రొసీటీ సిద్ధాంతం అన్నది సమయంతో మార్పు చెందే ఎటువంటి మూలకాలు లేనటువంటి సరళమైన సర్క్యూట్ కి మాత్రమే వర్తింపజేయాలి

మరొక విధంగా చెప్పాలంటే రెసిప్రొసీటీ సిద్ధాంతాన్ని వర్తించిన నెట్వర్క్ యొక్క వోల్టేజ్ సోర్స్ మరియు కరెంట్ యొక్క స్థానాలను పరస్పరం మార్చినా కూడా వాటి విలువలలో ఎటువంటి మార్పు ఉండదు ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ యొక్క పొలారిటీ అన్నది వేరే భాగంలో మనం సూచించిన కరెంటు యొక్క దిశతో సమానంగా ఉండాలని మనం చర్చించుకున్నాము మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే రెసిప్రొసీటీ సిద్ధాంతం అన్నది ఒకే ఒక సోర్స్ ను కలిగి ఉన్న నెట్వర్క్కు మాత్రమే వర్తింపచేయాలి అన్న మాట దీనర్ధం బహుళ మైన సోర్స్ లు కలిగినటువంటి నెట్వర్క్ లో రెసిప్రొసీటీ సిద్ధాంతాన్ని ఉపయోగించలేము ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి లేని యెడల రెసిప్రొసీటీ సిద్ధాంతాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కలదన్నమాట ఇప్పుడు ఈ అంశాన్ని ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం రెసిప్రొసీటీ సిద్ధాంతం ఉపయోగం గురించి మనకు ఒక స్పష్టత లభించింది కాబట్టి చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ ని చూద్దాం సర్క్యూట్ లో ఒక 45 V వోల్టేజ్ సోర్స్ కలదు దీని ద్వారా సర్క్యూట్ లో ను మరియు రెసిస్టెన్స్ 4 ohm ద్వారా Is అనే కరెంట్ప్రవహిస్తుంది ఇప్పుడు రెసిప్రొసీటీ సిద్ధాంతం ప్రకారం మనం వోల్టేజ్ సోర్స్ మరియు కరెంటు Is ల స్థానాలు మార్చిన కూడా కరెంటు యొక్క విలువ లో ఎటువంటి మార్పు ఉండదు అని నిరూపిద్దాము కాబట్టి ఈ ప్రత్యేకమైన అమరికలో ముందుగా కరెంటు I విలువ ను కనుగొందాము అందుకోసం సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము Req24||61215 లభించింది ఇప్పుడుసర్క్యూట్ అంతటా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 15ohms లభించింది గనక కరెంట్ Is విలువను తెలుసుకొందాము కాబట్టి కరెంటు Is అన్నది Is45153A లభించింది ఇప్పుడు మీరు గమనిస్తే కరెంట్ 2 భాగాలుగా విభజించబడింది కాబట్టి కరెంటు విభజన నియమాన్ని ఉపయోగిద్దాం కరెంటు I యొక్క విలువ అన్నది I S ను రెసిస్టెన్స్ R 2 విలువ తో గుణించి మొత్తం రెసిస్టెన్స్ R 2 R 3 R 4విలువ తో విభజిస్తే లభిస్తుంది I366241 5A లభిస్తుంది ఇప్పుడు రెసిప్రొసీటీ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం వోల్టేజ్ E మరియు కరెంటు I యొక్క స్థానాలను మారుద్దాము

కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ సవరించబడుతుంది ఈ సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ యొక్క మైనస్ సంకేతం పైభాగం లోను ప్లస్ సంకేతం దిగువ భాగం లోనూ సూచించాము మీరు గమనిస్తే ఇక్కడ కరెంటు Is యొక్క దిశ అన్నది మునుపటి చిత్రంలో వోల్టేజ్ సోర్స్ అనుసంధానించబడి ఉన్నప్పుడు ప్రవహించిన కరెంటు దిశకు సమానంగానే కలదు ఎటువంటి మార్పు లేదు ఇక్కడ మనం రెసిప్రొసీటీ సిద్ధాంతాన్ని అనుసరించుట లో భాగంగా వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి ఆ సర్క్యూట్ చేయబడిన భాగంలో మునుపటి వలె కరెంటు I ప్రవహిస్తుందని అనుకొందాము కాబట్టి ఇప్పుడు రెసిప్రొసీటీ సిద్ధాంతం ప్రకారం సవరించిన సర్క్యూట్ లో మళ్ళీ I విలువ 1 5 A అని నిరూపించాలి సరే ఇప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ విలువ ఏంతో చూద్దాము Req12||62410 లభించింది ఇప్పుడు మన వద్ద వోల్టేజ్ సోర్స్ 45 V మరియు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 10 ohms కలవు కాబట్టి మీరు సోర్స్ కరెంట్ Is విలువను లెక్కిస్తే Is 4510 4 5 A అవుతుంది ఇప్పుడు కరెంటు డివిజన్ నియమం ద్వారా మళ్ళీ I విలువను కనుగొంటే I4 561261 5A లభిస్తుంది అన్న మాట కాబట్టి రెండు సందర్భాలలోనూ కరెంటు I యొక్క విలువ ఒకటే లభించిందని మీరు గమనించండి కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్లో రెసిప్రొసీటీ సిద్ధాంతం సరిగ్గా వర్తించబడిందని కూడా మనం చెప్పవచ్చు అంటే దీనర్ధం మనం సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ ని కరెంటు ని మార్పిడి చేసాము తద్వారా వోల్టేజ్ సోర్స్ నుండి బయటకు వచ్చే కరెంటు దిశలో మునుపటి వాలే ఎటువంటి మార్పు ఉండదని నిరూపించాము అందుకోసం వోల్టేజ్ సోర్స్ స్థానంలో షార్ట్ సర్క్యూట్చేసి మరి కరెంటు ను కనుగొనటం జరిగింది ఈ విధంగా రెసిప్రొసీటీ సిద్ధాంతం యొక్క ఉపయోగాన్ని మనం సమర్ధించవచ్చు అన్న మాట ఇప్పుడు మరొక సిద్ధాంతం కంపెన్సెషన్ సిద్ధాంతం గురించి చెప్పుకొందాము ఇది కూడా నెట్వర్క్స్ విశ్లేషణ కు ఉపకరించే ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి అయితే ఈ సిద్ధాంతం ఎక్కువగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల యొక్క సున్నితత్వాన్ని ని లెక్కించడంలో ఎక్కువగా ఉపకరిస్తుందన్నమాట ఇక్కడ సున్నితత్వం అనగా మనం ఒకవేళ వోల్టేజ్ విలువను కొద్దిగా మార్పు అనగా V చేసినప్పుడు ఆ ప్రత్యేకమైన భాగంలో కరెంటు విలువ లో ఎంత మార్పు కలుగుతుంది అన్నదే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సున్నితత్త్వం కాబట్టి మనకి ఆ నిర్దిష్ట మూలకం యొక్క సున్నితత్వం విలువ లేదా మనం కనుగొనాలనుకొన్న ఆ ప్రత్యేక విభాగం యొక్క సున్నితత్వం విలువ లభిస్తుంది అన్నమాట ప్రత్యేకంగా కంపెన్సేషన్ సిద్ధాంతం ఏమి చెబుతుందంటే ఇవ్వబడిన సర్క్యూట్ నందలి కరెంటు యొక్క మార్పు ΔI ని లెక్కించడం కోసం జోడించిన రెసిస్టెన్స్ ΔR ను IΔR విలువ గల వోల్టేజ్ సోర్స్ మరియు సిరీస్ లో రెసిస్టెన్స్ ΔR ల కలయిక తో మార్చవచ్చు అయితే అదే సమయంలో సర్క్యూట్లోని అన్ని సోర్స్ లను వాటి యొక్క ఈక్వివలెంట్ ఇంపెడెన్స్ లతో భర్తీ చేయాలన్నమాట దాని అర్థం ఏమిటి మనవద్ద గల నెట్వర్క్ యొక్క 2 టెర్మినల్స్ కు లోడ్ RLను కనెక్ట్ చేశాము ఇవ్వబడిన 2 టెర్మినల్స్ సరళ సర్క్యూట్ మొత్తాన్ని థెవినిన్ ఈక్వివలెంట్ తో భర్తీచేద్దాము ఇదే విషయాన్ని థెవినిన్ సిద్ధాంతమ్ లోకూడా చర్చించుకున్నాము ఇప్పుడు లోడ్ RL విలువలో ΔR అనే మార్పు జరిగిందనుకొందాము ఇప్పుడు ఏమి జరుగుతుంది నవీకరించబడిన RL విలువ అంటే RLΔR అన్నది లోడ్ కరెంట్లో మార్పుకు కలగజేస్తుంది కాబట్టి ఇంతకుముందు గల లోడ్ కరెంట్ IL అన్నది ఇప్పుడు IL' అవుతుంది కాబట్టి IL' IL అన్నది ΔI తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు ΔI యొక్క ప్రభావాన్ని మాత్రమే చూడాలనుకుంటే సర్క్యూట్ లో కరెంటు ప్రవాహాన్ని వ్యతిరేకించే వోల్టేజ్ సోర్స్ VC I మరియు సిరీస్ లో గల రెసిస్టెన్స్ RLΔR తో సూచించవచ్చు కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ లో ప్రవహిస్తున్న కరెంటు ΔI యొక్క విలువ అన్నది వోల్టేజ్ Vc IΔR మాత్రమే ఇప్పుడు మళ్ళీ కంపెన్సేషన్ సిద్ధాంతాన్ని కరెంటు ΔI యొక్క లెక్కింపుని చూద్దాము ఈ విధమైన అమరిక చేస్తే సులభంగా ΔI విలువను కనుగొనవచ్చు I VcRThRLR కాబట్టి నవీకరించబడిన సర్క్యూట్ సహాయంతో మీరు I ని లెక్కించవచ్చు కాబట్టి కంపెన్సేషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించటం ద్వారా ΔR నందు కలిగిన మార్పు అన్నది ΔI యొక్క విలువ పై ఎటువంటి ప్రభావాన్ని కలిగించిందో నేరుగా చూడవచ్చు కంపెన్సేషన్ సిద్ధాంతం కూడా ఏమి చెబుతుందంటే సర్క్యూట్లోకరెంటు మార్పు ΔI యొక్క లెక్కింపు చేయడం కోసం జోడించిన రెసిస్టెన్స్ ΔR ను సిరీస్ కలయిక లో గల వోల్టేజ్ సోర్స్ IΔR మరియు రెసిస్టెన్స్ ΔR తో భర్తీ చేయవచ్చు కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ IΔR మరియు రెసిస్టెన్స్ ΔR కాబట్టి చెక్కుచెదరకుండా ఉన్న అసలు రెసిస్టెన్స్ RL అయినప్పుడు నవీకరించబడిన రెసిస్టెన్స్ అన్నది RLΔR అన్నమాట అయితే ఈ సమయంలో సర్క్యూట్లోని అన్ని సోర్స్ లను కూడా వాటి యొక్క ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ తో భర్తీ చేయడం జరిగింది కాబట్టి దీనర్ధం ఏమిటంటే సర్క్యూట్ లో ఉన్న అన్ని రెసిస్టెన్స్ లను అలాగే ఉంచి మిగిలిన సోర్స్ లు అనగా థెవినిన్వోల్టేజ్ అయితే దానిని షార్ట్ సర్క్యూట్తోను అలాగే కరెంటు సోర్స్ అయితే దానిని ఓపెన్ సర్క్యూట్ తో భర్తీ చేయాలన్నమాట ఇక్కడ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ RTh అన్నమాట ఈ విధమైన అమరికతో మనం సర్క్యూట్లోకి ప్రవహించే కరెంటు ΔI విలువను సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే రెసిస్టెన్స్ విలువ RLనుండి RLΔR కి మారుతుంది గనక ఇంకా కంపెన్సేషన్ సిద్ధాంతం కూడా అదే చెబుతుంది ఇప్పుడు మనం ఇంతవరకు చర్చించిన వాటిని ఒకసారి అర్థం చేసుకుని సమర్థించుకుందాం కంపెన్సేషన్ సిద్ధాంతం అనేది మనకు వోల్టేజ్ సోర్స్ IΔRఅంటే Vc యొక్క విలువను ఇస్తుందని చుసాము అలాగే Vc యొక్క ధోరణి కూడా అసలు కరెంటు ప్రవాహాన్ని వ్యతిరేకించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం ఏమి చెప్పవచ్చంటే ఏదైనా నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ ను ఆ రెసిస్టెన్స్ అంతటా గల వోల్టేజ్ తో భర్తీ చేయవచ్చు అదే వోల్టేజ్ కలిగి ఉన్న రెసిస్టెన్స్ అంతటా వోల్టేజ్ డ్రాప్ అన్నది IΔR తప్ప మరొకటి కాదు అందువలనే దానిని మనం సమానమైన వోల్టేజ్ సోర్స్ Vc తో భర్తీ చేసాము కాబట్టి ఇప్పుడు మనం లెక్కించి అప్డేట్ చేసిన సర్క్యూట్ మన యొక్క చర్చను సమర్థిస్తుందో లేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు లోడ్RL అన్నది ఒక DC సోర్స్ కలిగినటువంటి నెట్వర్క్కుఅనుసంధానించబడిందనిఅనుకుందాం కాబట్టి మనము థెవినిన్ సిద్ధాంతాన్ని చర్చిస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను దాని యొక్క ఈక్వివలెంట్ థెవినిన్ వోల్టేజ్ ద్వారా సిరీస్లో థెవినిన్ రెసిస్టెన్స్ కలిగిన సర్క్యూట్ తో తో భర్తీ చేయవచ్చని చర్చించాము కాబట్టి చిత్రంలో చూపబడిన సర్క్యూట్ ని కూడా ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేసి టెర్మినల్స్ ab వద్ద లోడ్ RL ను అనుసందానిద్దాము ఇప్పుడు కరెంటు IL ను లెక్కిస్తే ILVThRThRL లభిస్తుంది ఇక్కడ RTh అన్నది థెవినిన్ రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ ను RL నుండిRLΔR కు మారిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది మిగిలిన సర్క్యూట్ లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి థెవినిన్ నెట్వర్క్ తదుపరి ఈక్వివలెంట్ నెట్వర్క్ అన్నది స్లయిడ్లో చూపిన విధంగానే ఉంటుంది అన్న మాట కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది సర్క్యూట్ లోని ఇతర పారామితులు లో ఎటువంటి మార్పులు ఉండదు కాబట్టి థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో కూడా ఎటువంటి మార్పు ఉండదు అయితే ఒకే ఒక్క మార్పు ఏమిటంటే లోడ్ రెసిస్టెన్స్ అన్నది RL నుంచి RLΔR కి మార్చబడింది ఇప్పుడు ఈ సర్క్యూట్ లోని అప్డేటెడ్ లోడ్ యొక్క కరెంటు అన్నది IL' అన్న మాట అప్పుడు IL' యొక్క విలువ అన్నది IL'V0RThRLΔR అవుతుంది ఇప్పుడు కంపెన్సేషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేసి వోల్టేజ్ సోర్స్ ని దాని యొక్క అంతర్గత రెసిస్టెన్స్ తో సహా మరొక వోల్టేజ్ సోర్స్ Vc తో భర్తీ చేద్దాము అంటే ఇప్పుడు కంపెన్సేషన్ సిద్ధాంతం ప్రకారం మన సర్క్యూట్ ఇలా ఉంటుంది వోల్టేజ్ సోర్స్ VTh ని షార్ట్ సర్క్యూట్ చేసాము ఈ సందర్భంలో మనకు నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్ VcIΔR కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ యొక్క విలువ ఇలా ఉంది కానీ ఇది వ్యతిరేక దిశలో ఉన్నందున దీని పొలారిటీ అన్నది నెగటివ్ గా మారుతుంది అయితే ఈ విషయం మనం చివరకు తెలుసుకోగలం కాబట్టి ఇప్పుడు ΔI అన్నది మార్పుని సూచిస్తే IIL IL అవుతుంది IL అన్నది ΔR ను జోడిస్తే లభించే నవీకరించిన కరెంటు విలువఅన్నమాట అలాగే IL అన్నది అసలైన కరెంటు విలువను సూచిస్తుంది ఇప్పుడు IL మరియుIL విలువలను పైన సమీకరణం I లోప్రతిక్షేపిస్తే మనకు IVThRThRLR V0RThRL లభిస్తుంది ఇప్పుడు పైన సమీకరణం లో హారాలు రెంటిని గుణించి సరళీకృతం చేద్దాము స్లయిడ్ సమయం చూడండి2340 IVThRThRLR VThRThRL VThRThRL RThRLRRThRLRRThRL VThRThRLRRThRLR ILRRThRLR ఇప్పుడు VCILR అని మనకు తెలుసు అందువలన I VcRThRLR లభిస్తుంది కాబట్టి మనం ΔR విలువలోమార్పు కలిగినప్పుడు ΔI యొక్క విలువను లెక్కించాము ఇవ్వబడిన సర్క్యూట్ నుండి కరెంటు లో కలిగిన మార్పు ΔI IL IL విలువను మనం లెక్కించాము కాబట్టి కంపెన్సెషన్ సిద్ధాంతాన్ని అనుసరించి నేరుగా వోల్టేజ్ సోర్స్ ను మార్చవచ్చు సిరీస్ లో రెసిస్టెన్స్ ΔR ను కలిగిన వోల్టేజ్ సోర్స్ ను నేరుగా మార్చవచ్చు ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క విలువ అన్నదిఅసలు కరెంటు ను నవీకరించబడిన రెసిస్టెన్స్ విలువ ΔR తో గుణించిన విలువకు సమానంగా ఉంటుంది అదే సమయంలో మిగిలిన అన్ని ఇతర వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ చేయాలన్నమాట కాబట్టి ఉత్పన్నం లోనికి వెళ్లకుండా మీరు అతి సులభంగా ΔR యొక్క మార్పు ని ఉపయోగించి నవీకరించబడిన వోల్టేజ్ సోర్స్ తో నేరుగా భర్తీ చేసి ΔR యొక్క మార్పు వలన కరెంటు లో కలిగిన మార్పును కనుగొనవచ్చు కాబట్టి కాంపెన్సేషన్ సిద్ధాంతం గురించి సంగ్రహంగా ఏమి చెప్పవచ్చు అంటే విభాగం యొక్క రెసిస్టెన్స్ లో మార్పు కలిగినప్పుడు విభాగం యొక్క కరెంట్ లో మార్పు కలుగుతుంది ఈ మార్పులు అన్నవి అసలైన కరెంటు దిశ ను వ్యతిరేకించే విభాగానికి సిరీస్ లో అనుసంధానించిన ఐడియల్ కంపెన్సేటింగ్ వోల్టేజ్ సోర్స్ కి సమానము మిగిలిన అన్ని సోర్స్ లు వాటి యొక్క అంతర్గత రెసిస్టెన్స్ తో భర్తీ చేయబడతాయి కాబట్టి దీని అర్థం నెట్వర్క్ యొక్క అంతర్గత రెసిస్టెన్స్ అన్నది RTh తప్ప మరొకటి కాదు అలాగే ఇతర సోర్స్ లు వాటి యొక్క అంతర్గత రెసిస్టెన్స్ తో మాత్రమే భర్తీ చేయబడతాయి కాబట్టి కాంపెన్సేషన్ సిద్ధాంతాన్ని నేరుగా లీనియర్ సర్క్యూట్ కోసం వర్తింప చేయవచ్చని సమర్థించవచ్చు అదెలాగంటే నవీకరించబడిన వోల్టేజ్ సోర్స్ ని సిరీస్లో రెసిస్టెన్స్తోభర్తీ చేయడం ద్వారామరియు నవీకరించబడిన సర్క్యూట్ సహాయంతో మారిన కరెంట్ విలువలకు అనుగుణంగా మారిన రెసిస్టెన్స్ విలువను తెలుసుకోవడం ద్వారా కాబట్టి ఇంతటితో నేటి సెషన్ను ముగిద్దాము కాబట్టి ఈ ప్రత్యేక సెషన్లో మనం 2 సిద్ధాంతాల గురించి చర్చించుకొన్నాము కాబట్టి వచ్చే వారంలో ప్రాథమిక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కు సంబంధించిన మరికొన్ని కొత్త అంశాలతో ప్రారంభిద్దాము ధన్యవాదములు